కీవర్డ్లు కంట్రోలర్ స్టీమ్ ఫ్లో రేటు స్టేట్స్ ఫీడ్బ్యాక్ PI కంట్రోలర్ టైం డిలే పోల్స్ ఇప్పుడు ఇలా చెప్పిన తరువాతఇన్వర్స్ రెస్పాన్స్ ప్రక్రియలపై ఉన్న ఈ ఉపన్యాసం యొక్క రెండవ భాగానికి వద్దాం కాబట్టి ఇన్వర్స్ రెస్పాన్స్ ప్రక్రియలు ఏమిటి మొదట నిర్వచించుకుందాం అవుట్పుట్ ఉన్నప్పుడు ఇన్వర్స్ రెస్పాన్స్ ప్రక్రియలు జరుగుతాయి వాస్తవానికి రెండు ప్రభావాల ద్వారా ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఇది అవుట్పుట్ను ఉత్పత్తి చేసే ఒక ప్రభావం మరియు ఇది అవుట్పుట్ను ఉత్పత్తి చేసే మరొక ప్రభావం అవి కలిసి ప్రభావాన్ని ఉత్పత్తి చేస్తాయి అవుట్పుట్ యొక్క మొత్తం ప్రభావం మరియు వాటిలో ఒకటి మరొక దానిని వ్యతిరేకిస్తుందని తేలుతుంది కాబట్టి మీరు ఒకటి ప్లస్ మరొకటి మైనస్ అని చూస్తారు రెండవ వాస్తవం ఏమిటంటే స్వల్ప కాల వ్యవధిలో ఇది ప్రారంభ దశలలో కాలక్రమేణా ఇది ఆధిపత్యం చెలాయిస్తుంది మరియు దీర్ఘకాలికంగా ఇది ఆధిపత్యం చెలాయిస్తుంది కాబట్టి మీకు అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు స్పష్టంగా స్వల్పకాలికం లో మీరు దీని ప్రకారం వచ్చే ప్రభావాన్ని పొందుతారు మరియు దీర్ఘకాలికం గా మీరు దీని ప్రకారం వస్తారు మరియు ఒకదానిని మరొకటి వ్యతిరేకిస్తుంటాయి కాబట్టి విషయం ఏమిటంటే దీనిని ఇన్వర్స్ రెస్పాన్స్ ప్రక్రియ అని ఎందుకు పిలుస్తారు ఎందుకంటే ఇన్పుట్కు రెస్పాన్స్ మొదట్లో మీరు వ్యతిరేక పద్ధతిలో చూస్తారు మరియు చివరకు మీరు మరొక పద్ధతిలో చూస్తారు కాబట్టి మీరు ఈ ప్రక్రియ కోసం ఒక నియంత్రికను రూపకల్పన చేస్తే ప్రారంభ సమయ ప్రమాణాల కోసం దీని యొక్క ప్రతిస్పందన వాస్తవానికి నియంత్రికను గందరగోళానికి గురి చేస్తుంది ఇది ఇంస్టెబిలిటీ కు కారణం కావచ్చు మరియు మరొక విషయం ఇది ప్రధాన సమస్య ఉదాహరణకు ఈ సందర్భంలో ఇది ప్రారంభంలో ఇది ఆధిపత్యం చెలాయిస్తుంది తరువాత ఇది ఆధిపత్యం చెలాయిస్తుంది తరువాత విషయాలను వ్యతిరేకించడం స్పష్టంగా ఉంది ఎందుకంటే దీనికి ప్లస్ ఉంది మరియు మైనస్ ఉంది మొదట్లో ఇది ఆధిపత్యం చెలాయిస్తుందని మరియు మొదట్లో ఒకరు ఆధిపత్యం చెలాయిస్తారని మీకు ఎలా తెలుసు ఉదాహరణకు ఈ శాఖ యొక్క ప్రభావం ప్రతికూల ఉత్పత్తిని ఉత్పత్తి చేయడం మరియు ఈ శాఖ యొక్క ప్రభావం సానుకూల ఉత్పత్తిని ఉత్పత్తి చేయడం ఇప్పుడు మనకు తెలుసు మీకు K2K1sτ2 ఉంటే ప్రారంభ దశల వైపు ప్రతిస్పందన సరళ రేఖ లాగా పెరుగుతుంది దీని స్లోప్ K τ గా ఇవ్వబడుతుంది కాబట్టి ప్రారంభ ప్రతిస్పందన సమయంలో ఈ బ్లాక్ ఒక K2 τ2 ను స్లోప్ గా ఉత్పత్తి చేస్తుంది మరియు ఈ బ్లాక్ K1 τ1 మరియు ఇది K2 τ అయిన స్లోప్ ను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఈ షరతు ప్రకారం K2 τ2 K1 τ1 కాబట్టి ప్రారంభంలో ప్రతిస్పందన ఇప్పుడు మనం తదుపరి స్లైడ్కు వెళ్ళవచ్చు కాబట్టి ఏమి జరగబోతోంది ఏమి జరగబోతోంది కాబట్టి ఇది ఆ ప్రక్రియ యొక్క స్టెప్ రెస్పాన్స్ గా భావించాలి అని ఊహించుకోండి కాబట్టి నేను ఒక యూనిట్ స్టెప్ ఇచ్చాను కాబట్టి K2 బ్లాక్ కారణంగా ప్రతిస్పందన ప్రారంభమవుతుంది అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎక్కడ ఉంచాలి కాబట్టి K2 బ్లాక్ కారణంగా ప్రతిస్పందన ఈ విధంగా ప్రారంభమవుతుంది మరియు K1 బ్లాక్ కారణంగా ప్రతిస్పందన మనం ఈ వాలుతో ఈ విధంగా ప్రారంభిస్తాము కాబట్టి నికర ఫలితం మొత్తం ప్రతిస్పందన మొదట్లో ప్రతికూలంగా ప్రారంభమవుతుంది మరియు తరువాత అది గుర్తును మారుస్తుంది మరియు అది K1 K2 ఇచ్చిన స్థాయిలో స్థిరపడుతుంది ఎందుకంటే అవి ప్రారంభమైనవి ఎందుకంటే K2 బ్లాక్ కారణంగా ప్రతిస్పందన వాస్తవానికి సమం అవుతుంది ఇది ప్రతిస్పందన అవుతుంది K1 బ్లాక్ కారణంగా ప్రతిస్పందన ఈ విధంగా ఉంటుంది ఏమి జరగబోతోంది కాబట్టి ఇది ఆ ప్రక్రియ యొక్క స్టెప్ రెస్పాన్స్ గా భావించాలి అని ఊహించుకోండి కాబట్టి నేను ఒక యూనిట్ స్టెప్ ఇచ్చాను కాబట్టి K2 బ్లాక్ కారణంగా ప్రతిస్పందన ప్రారంభమవుతుంది అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎక్కడ ఉంచాలి కాబట్టి K2 బ్లాక్ కారణంగా ప్రతిస్పందన ఈ విధంగా ప్రారంభమవుతుంది మరియు K1 బ్లాక్ కారణంగా ప్రతిస్పందన మనం ఈ వాలుతో ఈ విధంగా ప్రారంభిస్తాము కాబట్టి నికర ఫలితం మొత్తం ప్రతిస్పందన మొదట్లో ప్రతికూలంగా ప్రారంభమవుతుంది మరియు తరువాత అది గుర్తును మారుస్తుంది మరియు అది K1 K2 ఇచ్చిన స్థాయిలో స్థిరపడుతుంది ఎందుకంటే అవి ప్రారంభమైనవి ఎందుకంటే K2 బ్లాక్ కారణంగా ప్రతిస్పందన వాస్తవానికి సమం అవుతుంది ఇది ప్రతిస్పందన అవుతుంది K1 బ్లాక్ కారణంగా ప్రతిస్పందన ఈ విధంగా ఉంటుంది

ఇది గమనించదగ్గ వాస్తవం ఇది b అర్రే ను కలిగి ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఆశించే రకమైన ప్రతిస్పందనలను చూశాము అది ఎందుకు జరుగుతుందో కనీసం ఒక ఉదాహరణనైనా చూద్దాం ఇది చాలా క్లాసిక్ ఉదాహరణ ఏది ఈ రకమైన ప్రాసెస్ విలోమ ప్రతిస్పందన ప్రాసెసర్ను కొన్నిసార్లు కనిష్ట దశ వ్యవస్థలు అని కూడా పిలుస్తారు మరియు ఇది క్లాసిక్ బాయిలర్ డ్రమ్ స్థాయి నియంత్రణ అనేది ఇన్వెర్స్ రెస్పాన్స్ ప్రక్రియ యొక్క క్లాసిక్ ఉదాహరణలలో ఒకటి బాయిలర్ డ్రమ్ అంటే అన్ని బాయిలర్లు మీరు పవర్ స్టేషన్ కి వెళితే ఏమి జరుగుతుంది అంటే బాయిలర్లు వాటిలో గొట్టాలను కలిగి ఉంటాయి మరియు ఆ గొట్టాలలో నీరు ఆవిరైపోతుంది కాబట్టి నీటి ఆవిరి మిశ్రమం వాస్తవానికి వెళుతుంది మరియు వాస్తవానికి ఏమి జరుగుతుంది డ్రమ్ అని పిలువబడే బాయిలర్ పై ట్యాంక్ నుండి నీరు ప్రవహిస్తుంది కాబట్టి చిత్రాన్ని తీసుకుందాం కాబట్టి వాస్తవానికి ఇది కంటైనర్ ఒక వైపు ఫీడ్ వాటర్ పెరుగుతుంది వాస్తవానికి దీని యొక్క మరొక అవుట్లెట్ ఇక్కడ చూపబడలేదు ఆ అవుట్లెట్ ఇక్కడ ఉంది మరియు దీని ద్వారానే నీరు బాయిలర్ గొట్టాలలోకి ప్రవహిస్తుంది కాబట్టి నీరు బాయిలర్ గొట్టాలలోకి వెళ్లి తిరిగి వస్తుంది కనుక ఇది తిరిగి వచ్చినప్పుడు చాలా ఆవిరి ఉంటుంది కాబట్టి నీరు తిరిగి వస్తుంది ఇది తిరిగి వస్తుంది మరియు ఇది బాయిలర్ డ్రమ్ స్థాయి కాబట్టి ఈ విషయాన్ని బాయిలర్ డ్రమ్ అని పిలుస్తారు ఇది ప్రాథమికంగా ఒక ట్యాంక్ ఇది ఒక పెద్ద హారిజాంటల్ ట్యాంక్ పైన చాలా ఎక్కువ సాధారణంగా ఒక పవర్ స్టేషన్ బాయిలర్ మూడు అంతస్తుల ఎత్తులో ఉంటుంది మరియు డ్రమ్ దాని పైన ఉంటుంది మీరు చూడాలనుకుంటే మీరు అనేక మెట్లు పైకి వెళ్ళాలి కాబట్టి ఏమి జరుగుతుందంటే బాయిలర్ల గురించి ఎక్కువ వివరాల్లోకి వెళ్లకుండా ఏమి జరుగుతుందో చూద్దాం ఇక్కడ నీరు ప్రవేశిస్తుంది ఇక్కడ చాలా బుడగలుస్టీమ్ బుడగలు తేలికగా ఉంటాయి అవి ఉపరితలం పైకి వస్తాయి మరియు తరువాత పగిలి పోతాయి ఆపై అవి బాయిలర్లో స్టీమ్ భాగాన్ని ఏర్పరుస్తాయి ఇది చివరికి బయటకు వెళ్లి చివరకు సూపర్హీటర్కు వెళ్లి విద్యుత్ ఉత్పత్తి కోసం టర్బైన్లోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు ఊహించుకోండి స్థిరమైన స్థితిలో ఏమి జరుగుతుందంటే బాయిలర్ డ్రమ్ స్థాయిని నిర్వహించవలసి వస్తే అప్పుడు ఫీడ్ వాటర్ మాస్ వ్యవస్థలోకి ప్రవేశించే నీటి మాస్ మరియు వ్యవస్థను వదిలివేసే ఆవిరి సరిపోలాలి కాబట్టి ఏమి జరుగుతుంది ఇప్పుడు పవర్ స్టేషన్ ఆపరేటర్ పవర్ ని పెంచాలని అనుకుంటాడు కాబట్టి అతను ఏమి చేస్తాడు కాబట్టి పెరిగిన పవర్ కోసం మీరు టర్బైన్కు సరఫరా చేయవలిసిన స్టీమ్ ను పెంచాలి కాబట్టి స్టీమ్ ఫ్లో రేటు మార్చబడుతుంది కాబట్టి ఎప్పుడైతే స్టీమ్ ఫ్లో రేటు మార్చబడుతుందో అప్పుడు వెంటనే ఏమి జరుగుతుంది స్టడీ స్టేట్ లో ఏమి జరగాలి అనేది చూడండి అది కూడా ఇక్కడ చూపబడింది అంటే స్టడీ స్టేట్ లో స్టీమ్ ఫ్లో రేటు పెరుగుతుంది కాబట్టి స్టీమ్ ఫ్లో రేటు వాస్తవానికి నీటి ప్రవాహం రేటు కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి పదార్థ అసమతుల్యత ఉంది కాబట్టి చివరికి ఈ డ్రమ్ స్థాయి చివరకు పడిపోవటం ప్రారంభించాలి ఎందుకంటే ఎక్కువ తక్కువ పదార్థం ప్రవేశించడం మరియు ఎక్కువ పదార్థాలు వ్యవస్థను వదిలివేస్తున్నాయి ఇది స్టడీ స్టేట్ లో జరగబోతోంది కాని స్వల్ప పరిధిలో ఏమి జరుగుతుంది ఏమి జరుగుతుంది అంటే స్టీమ్ ఫ్లో రేటు పెరిగిన వెంటనే ప్రెషర్ తగ్గుతుంది ప్రెషర్ పడిపోతుంది ఇప్పుడు ఉన్న చిక్కు ఏమిటంటే ఈ స్థాయి ఇక్కడ ఉంది ఇవి బుడగలు ఇవి స్టీమ్ బుడగలు కాబట్టి స్టీమ్ బుడగలు ఆక్రమించిన వాల్యూమ్ వాస్తవానికి ఉపరితలంపై వర్తించే ఒత్తిడిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ క్షణం ప్రెషర్ విడుదల అవుతుంది ఈ బుడగలు విస్తరిస్తాయి కాబట్టి స్టీమ్ బుడగలు విస్తరించడం అంటే ఈ వాల్యూమ్ పెరుగుతుంది వాల్యూమ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు కనిష్ట కాని ఫేజ్ ప్రతిస్పందనను చూస్తారు అనగా దీర్ఘ శ్రేణిలో వాల్యూమ్ తగ్గడం ప్రారంభమవుతుంది కానీ స్వల్ప పరిధిలో ఏమి జరుగుతుందో అది పెరుగుతుంది ఇది కనిష్ట ఫేజ్ ల ప్రవర్తన ఇది అనేక ఇతర సందర్భాల్లో చూపబడింది ఏరోస్పేస్ ప్లాంట్లలో కూడా అలాంటిది చూపబడింది ఏమైనప్పటికీ ఇప్పుడు ఇది కారణమవుతుంది కాబట్టి ఈ విషయాన్ని కొంచెం విశ్లేషణాత్మకం గా కూడా చూద్దాం కాబట్టి మీరు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను చూసి తక్కువ విశ్లేషణ చేస్తే ఆ y ఫీడ్బ్యాక్ మనం స్మిత్ ప్రిడిక్టర్ అవుట్పుట్ను జతచేసే పాయింట్ కాబట్టి ఇది y మరియు ఇది G ఇది ఒకటి కాదు కాబట్టి ప్రాథమికంగా ఇది ఏమీ కాదు మనం ఇంకా ఫీడ్బ్యాక్ను పరిగణనలోకి తీసుకోలేదు కాబట్టి ఇది ఓపెన్ లూప్ అవుట్పుట్ తప్ప మరేమీ కాదు ఉదాహరణకు మనం కొంచెం వెనక్కి వెళ్దాం కాబట్టి ఇది దీనికి ప్రతిస్పందన తప్ప మరొకటి కాదు మీరు y ను లెక్కించినట్లయితే అది ఆ వ్యక్తీకరణగా బయటకు వస్తుంది కాబట్టి సరిదిద్దండి కాబట్టి ఇది ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇప్పుడు ఈ వ్యక్తీకరణ నుండి K2τ1 వాస్తవానికి K1τ2 కన్నా ఎక్కువగా ఉందని మనం కనుగొన్నాము కాబట్టి ఇది వాస్తవానికి సున్నా కంటే తక్కువ ప్రతికూల పరిమాణం మరియు ఇది సానుకూల పరిమాణం ఎక్కువ K1 K2 1 కాబట్టి ఏమి జరుగుతుందంటే మనకు ఒక వాస్తవం ఉంది కాబట్టి మనకు a bs వంటి పదాలు ఉన్నాయి అంటే దీనికి సున్నా ఉంది ధ్రువాలు ఉన్నాయి ఇది ధ్రువాలను ఇస్తుంది మరియు ఇది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క సున్నా ఇస్తుంది రైట్ హాఫ్ ప్లేన్ 0 అని పిలువబడేది ఉంది కాబట్టి 0 యొక్క రియల్ భాగం రైట్ హాఫ్ ప్లేన్ లో ఉంది మరియు అలాంటి ట్రాన్స్ఫర్ ఫంక్షన్లను వేరే కారణంతో నాన్ మినిమమ్ ఫేజ్ అని పిలుస్తారు అక్కడ మనకు ఆందోళన లేదు కాబట్టి మనం దానిని వివరించడానికి ప్రయత్నించము సున్నా స్థానం దీని ద్వారా ఇవ్వబడుతుంది K1τ2 K2τ1 కాబట్టి ఇది సున్నా యొక్క స్థానం ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ ఇన్వర్స్ ప్రతిస్పందనకు కారణమయ్యే ఈ వ్యతిరేక ప్రభావం ఇది మరియు ఇది 0 కి కూడా కారణమవుతుంది కాబట్టి ప్రశ్న ఏమిటంటే ఈ నాన్ మినిమం ఫేజ్ ప్రవర్తనను మనం ఎలా తొలగించగలం దానిని ఎందుకు తొలగించాలి మనం కూడా చూస్తాము కాని ఈ నాన్ మినిమం ఫేజ్ వెళుతున్న ఈ సమయంలో మనం నియంత్రిక అయోమయం లో పడవచ్చని అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే నియంత్రిక తుది ప్రతిస్పందన కోసం రూపొందించబడింది ఇది ఒక నిర్దిష్ట మార్గంలో కదలాలి ప్రారంభంలో ప్రతిస్పందన వేరే విధంగా కదులుతుంది కాబట్టి నియంత్రిక వేరే రకంగా నియంత్రించదగినదిగా ఉంటుంది ప్లాంట్ ను డ్రైవ్ చేయడం కొంత అయోమయంగా ఉండొచ్చు కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మనం ఈ నాన్ మినిమం ఫేజ్ సున్నాను తీసివేసి ఏదో ఒకవిధంగా మినిమం ఫేజ్ సున్నాను ఉంచాలి ఇప్పుడు న్ని ఎలా చేయాలి ఇది కాదు ఉదాహరణకు మనం ఇప్పటివరకు పరిగణించిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ సాధారణంగా మొదటి స్థాయి నియంత్రణ కోర్సులలో కూడా అవి ఎల్లప్పుడూ పోల్స్ ను కలిగి ఉంటాయి కాబట్టి పోల్స్ లెఫ్ట్ హాఫ్ ప్లేన్ లో ఉంటే స్థిరంగా ఉంటాయి అవి రైట్ హాఫ్ ప్లేన్ లో ఉంటే అస్థిరం గా ఉంటాయి మరియు మన ఫీడ్బ్యాక్ ద్వారా ఒక నియంత్రికను ఉపయోగించడాన్ని చూశాము దానిని రైట్ హాఫ్ ప్లేన్ నుండి లెఫ్ట్ హాఫ్ ప్లేన్ కి తీసుకురాగలము కాని జీరో ల గురించి మనం ఏమి చేయాలి జీరో ని మార్చడానికి చాలా ప్రామాణికమైన మార్గం మన ట్రాస్ఫర్ ఫంక్షన్ ఉందని అనుకుందాం s a s b అంటే దీనికి లెఫ్ట్ హాఫ్ ప్లేన్ 0 ఉంది మరియు మనం దానిని మార్చాలనుకుంటున్నాము దానిని s c s d గా మార్చాలి కాబట్టి మనం ఏమి చేయాలి మనం మొదట దీన్ని ఎల్లప్పుడూ s c s a ద్వారా గుణించవచ్చు కాబట్టి ఇక్కడ మనం సున్నాల గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ఈ b ని మాత్రమే అనుమతించండి కాబట్టి మీరు కావాలనుకుంటే 0 ని మార్చండి మనం దీన్ని ఎల్లప్పుడూ గుణించవచ్చు తద్వారా ఇది మరియు ఇది రద్దు చేయబడుతుంది మరియు మనం దీనిని పొందుతాము కానీ మీకు రైట్ హాఫ్ ప్లేన్ 0 ఉన్నప్పుడు ఇది సాధ్యం కాదు ఎందుకంటే అది s b అప్పుడు మీరు దానిని s c ద్వారా గుణించలేరు మరియు ఇది రద్దు చేయబడిందని చెప్పండి మరియు ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అస్థిరంగా ఉన్నందున ఇది నాకు ఇస్తుంది కాబట్టి ఇది కారణం కానుంది ఇది కారణం అవుతుంది మరియు మీరు దీన్ని ఇలా చేయటానికి ప్రయత్నిస్తే అది అంతర్గతంగా అన్ స్టేబుల్ అని పిలువబడుతుంది కాబట్టి ఏమి జరుగుతుంది అంటే అంతర్గతంగా కొంత సిగ్నల్ అన్ స్టేబుల్ గా ఉంటుంది అయినప్పటికీ అది అవుట్పుట్ను ప్రభావితం చేయకపోవచ్చు కాబట్టి మనం సున్నాను రద్దు చేయలేము కాబట్టి మనం చేయవలసినది ఇది కాబట్టి ఇది మనం చెబుతున్న మరొక సందర్భం వాస్తవానికి ఇప్పుడు మనం నియంత్రణ సమస్యకు వచ్చాము ఉదాహరణకు మీకు PI కంట్రోలర్ ఉంటే ఏమి జరుగుతుంది ఇది మారినప్పుడు సరైన దిశలో ఇన్పుట్ను వర్తింపజేస్తుంది సెట్పాయింట్ నుండి వస్తున్నట్లు చూడండి కానీ ఎర్రర్ తగ్గదు ఎందుకంటే ఎర్రర్ వ్యతిరేకం కాబట్టి ప్రతిస్పందన వ్యతిరేక దిశలో వెళుతుంది కాబట్టి ఎర్రర్ పెరగదు తగ్గదు కానీ పెరుగుతుంది కాబట్టి PI కంట్రోలర్ ఏమి చేస్తుంది ఇది మరింత ఇన్పుట్ను వర్తింపజేసింది అది జరగడం లేదని అనుకుంటుంది కాబట్టి నేను మరింత ఇన్పుట్ను వర్తింపజేస్తాను కాబట్టి ఎక్కువ ఇన్పుట్ వర్తించబడుతుంది మరింత ఇన్వెర్స్ ప్రతిస్పందన వస్తుంది మరియు ఇది అన్ స్టేబుల్ పరిస్థితికి దారి తీయవచ్చు మరోవైపు మీకు PID కంట్రోలర్ ఉంటే అది ఎర్రర్ ని సమగ్రంగా చూడటమే కాదు ఇది రేటుగా కూడా చూస్తుంది ఇప్పుడు రేటు వేగంగా రివర్స్ అవుతుందని మనం చూశాము కాబట్టి PID కంట్రోలర్ అవకాశం ఉంది కొంచెం మెరుగైన ప్రతిస్పందన ఇవ్వడానికి ఎందుకంటే ఇది రివర్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది డెరివేటివ్ రివర్సింగ్ కారణంగా సరైన ఇన్పుట్లను చాలా వేగంగా ఇవ్వండి ఇది ఒక వైపు మాత్రమే కానీ ఈ ఇన్వర్స్ ప్రతిస్పందనకు మనం ఎలా భర్తీ చేయవచ్చో మొదట చూద్దాం కాబట్టి మొదట అవసరం ఏమిటి అవసరం ఏమిటంటే స్టడీ స్టేట్ లో స్పందన సరిగ్గా ఉండాలి కాబట్టి నేను పోల్చదగినది దాని స్థితిలో టీడీ స్టేట్ లో చేయాలనుకుంటున్నాను అక్కడ ఉండకూడదు కాని ట్రాన్సియెంట్ ప్రతిస్పందనలో వాస్తవానికి ఇది ఏమి చేయాలి ఈ ఇన్వర్స్ ప్రతిస్పందన ఇది నియంత్రికకు గందరగోళంగా ఉన్న నియంత్రికకు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి అనుమతించకూడదు ఇది ప్రధాన విషయం కాబట్టి ఇది ప్రారంభ భాగాలలోని ఫీడ్బ్యాక్ నుండి ఇన్వర్స్ ప్రతిస్పందనను తొలగించాలి ఇప్పుడు ఎలా చేయాలి కాబట్టి అలా చేయడానికి మాకు ఇది ఉంది కాబట్టి మీరు స్మిత్ ప్రిడిక్టర్ లాగా మళ్ళీ చూస్తారు మనం మళ్ళీ ఇక్కడ మరొక పదాన్ని జోడిస్తున్నాము కాబట్టి ఇది నేను దీనిని ఎంచుకుందాం కాబట్టి మళ్ళీ ఇక్కడ మరొక పదాన్ని జోడించాము కనుక స్టడీ స్టేట్ లో ఈ పదం యొక్క ప్రభావం స్టడీ స్టేట్ లో మీరు ధృవీకరించగల ఈ పదం యొక్క ప్రభావం 0 ఎందుకంటే 1 1 s τ2 మరియు 1 1 s τ1 s ను 0 కి సెట్ చేయండి ఇది దీని యొక్క స్టడీ గెయిన్ ఏమిటంటే ఇది 0 అప్పుడు స్టడీ స్టేట్ ప్రభావం ఉండదు కాని అస్థిరమైనది ఏమి జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ప్లాంట్ ఓపెన్ లూప్ స్పందన ఫీడ్బ్యాక్ కంటే ఈ ఫీడ్బ్యాక్ ని చూస్తోంది నేను ఇప్పుడు ప్లాంట్ యొక్క వీక్షణను సవరించుకుంటున్నాను కాబట్టి ఏమి జరుగుతుంది ఇప్పుడు మీరు లెక్కించినట్లయితే ఫీడ్బ్యాక్ పదం K1 τ2 -k2 τ1 K τ1 τ2 గా లభిస్తుంది కాబట్టి ఈ పదం ఇప్పుడు జోడించబడింది ఇంతకుముందు ఇది మాత్రమే అవుతుంది మరియు ఇది ప్రతికూలంగా ఉంది కాబట్టి మీకు కావాలంటే సున్నాను మార్చడానికి మనం చేయవలసింది ఏమిటంటే k కి సమానమైన దానికంటే ఎక్కువ ఉండే విధంగా మనం ఈ K ని జోడించాలి అప్పుడు ఏమి జరుగుతుంది అంటే ఈ 0 అనేది లెఫ్ట్ హాఫ్ ప్లేన్ లో ఉంటుంది మరియు నాన్ మినిమం ఫేజ్ ప్రతిస్పందన నియంత్రికకు చూపబడదు కాబట్టి నియంత్రిక నాన్ మినిమం ఫేజ్ ప్రతిస్పందనను చూడదు మరియు అయోమయం చెందదు కాబట్టి ఇది నాన్ మినిమం ఫేజ్ వ్యవస్థల కోసం తీసుకోబడిన విధానం కాబట్టి ఈ విధంగా ఉంది మనం ఇప్పుడు ఉపన్యాసం చివరికి వస్తున్నాము మరియు మనం పాఠాన్ని త్వరగా సమీక్షించాలి కాబట్టి మొదట మనం టైం డిలే యొక్క మూలాలు మరియు స్టెబిలిటీ పై వాటి ప్రభావాలు మరియు తరువాత మనం నియంత్రించే మార్గాన్ని చూశాము స్మిత్ ప్రిడిక్టర్ నియంత్రణల ద్వారా ఇన్వర్స్ ప్రతిస్పందన కోసం మనం అదే పని చేసాము ఇది ఒక ప్రక్రియలో మరియు దాని సమస్యలలో ఎలా తలెత్తుతుందో ఇన్వర్స్ ప్రతిస్పందనను చూశాము మరియు చివరకు ఇన్వర్స్ ప్రతిస్పందన పరిహారం యొక్క మార్గాన్ని చూశాము ఉపన్యాసం ముగించడానికి కోర్సును ముగించడానికి ముందు మనము ఎప్పటిలాగే ఆలోచించటానికి కొన్ని పాయింట్లు ఉన్నాయి కాబట్టి మీరు టైం డిలే యొక్క రెండు సాధారణ వనరులను వివరించవచ్చు ఉదాహరణకు పారిశ్రామిక ప్రక్రియలు మీరు మీ ఉదాహరణను ఇవ్వండి టైం డిలే ఎందుకు స్టెబిలిటీ ని క్షీణింపజేస్తుందో వివరించండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇది స్మిత్ ప్రిడిక్టర్ యొక్క బ్లాక్ రేఖాచిత్రాన్ని గీయండి ఈ పాఠం తరువాత ఇన్వర్స్ ప్రతిస్పందన ప్రక్రియ కోసం స్టెప్ రెస్పాన్స్ మరియు చివరకు ఇన్వర్స్ ప్రతిస్పందన పరిహారకం యొక్క బ్లాక్ రేఖాచిత్రం లేకుండా మీరు దీన్ని చేయగలరు కాబట్టి చాలా ధన్యవాదాలు